57 వ లెక్చర్ కి స్వాగతం ఈ రోజు మనం సజాతీయ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క పరిష్కారాల గురించి లేదా ప్రత్యేకంగా మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం గురించి మాట్లాడబోతున్నాము ఒక సజాతీయ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాము మరియు కాంప్లీమెంటరీ ఫంక్షన్ ను ఎలా కనుగొనాలో మనం అనేక పరిష్కార పద్ధతులను చర్చిస్తాము ఈ సజాతీయ లీనియర్ ఈక్వేషన్ ల పరిష్కారం కాంప్లీమెంటరీ ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం అటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని పరిశీలిస్తాము స్థిరమైన గుణకంతో n వ ఆర్డర్ లీనియర్ సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ గుణకాలు a1 a2 a3 a n కూడా వాటిని స్థిరాంకాలుగా తీసుకుంటాం dnydxna1dn 1ydxn 1any0 గత లెక్చర్లో ఈ ఆపరేటర్ రూపం ప్రకారం ఈ ఈక్వేషన్ ని వ్రాయగలము Dna1Dn 1a2Dn 2any0 మరియు మనం గత లెక్చర్లో ఈ ఆపరేటర్లు D తో కలిసి బహుపదాలతో చేసే బీజగణిత కార్యకలాపాలుగా పని చేయగలమని మనం గమనించాము మనం దీనికి కారకం చేయవచ్చు మరియు ఈ రూపంలో D 1D 2⋯y0 ను వ్రాయవచ్చు మరియు ఇది చివరి లెక్చర్లో ఈ n వ ఆర్డర్ ఉత్పన్నం కలిగి ఉన్నట్లే నిరూపించబడింది నిజానికి ఇది ఇక్కడ 0 మనం సజాతీయ ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నాము కుడి వైపు 0 గా తీసుకోబడుతుంది కాబట్టి ఆపరేటర్ D ని ఒక సంఖ్యగా పరిగణించడం ఇవి సాధారణ గుణకారం యొక్క ఈ చట్టాలు మరియు ఇది చివరి లెక్చర్ నుండి పరిశీలన చేయబడింది ఈ రోజు మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారాన్ని పొందుతాము మరియు ఉదాహరణకు ఇప్పుడు సరళత కోసం మనం రెండవ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని పరిశీలిస్తున్నాము రెండవ ఆర్డర్ లీనియర్ సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ రెండు గుణకాలతో a1 మరియు a2 అలాగే కుడి వైపు 0 ఉంటుంది కాబట్టి సాధారణ పరిష్కారాన్ని ఎలా పొందాలి ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క కాంప్లీమెంటరీ ఫంక్షన్ ను ఎలా పొందాలి మొదట మనం ఆపరేటర్ రూపంలో ఈక్వేషన్ ని వ్రాయాలి ఇక్కడ ఇది d2ydx2a1dydxa2y0 అవుతుంది మనం ఈ ఆపరేటర్ ఈక్వేషన్ నుండి సహాయక ఈక్వేషన్ ని వ్రాస్తాము కాబట్టిD2a1Da2y0 పునరావృతం కాని మూలాల విషయంలో మొదట ఈ సహాయక ఈక్వేషన్ ల మూలాలు ఎప్పుడు పరిశీలిస్తాము ఈ సహాయక ఈక్వేషన్ ని ఎలా పొందాలి ఇది ఆపరేటర్ ఈక్వేషన్ నుండి మాత్రమే వస్తుంది ఆపరేటర్ అయిన ఈ D తో పనిచేయడానికి బదులుగా ఈ D ని ఈ m ద్వారా భర్తీ చేయడం మంచిది మరియు ఇప్పుడు ఈ బహుపది ఈక్వేషన్ తో ఇక్కడ పని చేద్దాం m2a1ma20 కాబట్టి మొదటి సందర్భంలో మనం పునరావృతం కాని మూలాల కోసం ఇక్కడ పరిశీలిస్తాము అంటే ఈ ఈక్వేషన్ యొక్క ఈ సహాయక ఈక్వేషన్ ల మూలాలు ఇక్కడ పునరావృతం కావు అని అర్ధం ఇక్కడ a1 మరియు a2 అనుకుందాం ఇవి రెండు మూలాలు లేదా రెండు పునరావృతం కాని మూలాలు కాబట్టి అవి ఇక్కడ ఈ సహాయక ఈక్వేషన్ లలో a1 మరియు a2 విభిన్న మూలాలు మనకు రెండవ క్రమం బహుపది ఉంది ఈ రెండు మూలాలను ఇక్కడ a1 మరియు a2 గా పొందుతాము మరియు ఈ మూలాలు పునరావృతం కాదని మనం అనుకుంటాము అప్పుడు ఇచ్చిన సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి పరిష్కారం ఏమిటి మరి D2a1Da2y0 కాబట్టి మనకు ఈ ఈక్వేషన్ఉంది ఎందుకంటే ఈ ఈక్వేషన్ యొక్క మూలాలు ఇక్కడ మనకు తెలుసు ఎందుకంటే a1 a2 అంటే ఈ ఆపరేటర్ ఈక్వేషన్ ని ఈ రూపంలో కూడా వ్రాయగలమని మనం కారకం చేయవచ్చు ⟹D α1D 2y0 ⟹D 2D α1y0 మొదట దీనిని D α1D 2y0 పై ఈక్వేషన్ యొక్క పరిష్కారం ఇక్కడ ఒక పరిష్కారం అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ y0 యొక్క పరిష్కారాన్ని కనుగొంటే ఇది ఇచ్చిన ఈక్వేషన్ ని కూడా సంతృప్తిపరుస్తుంది ఎందుకంటే ఈ y ఇక్కడ y0ఇస్తున్నట్లు మనకు తెలిస్తే మీరు దీన్ని y0 ను ఆపరేట్ చేస్తారు అపుడు మనకు 0 లభిస్తుంది ఇక్కడ ఉన్న ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం y0 మరియు ఇక్కడ మనకు లభించే ఏ పరిష్కారం అయినా ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి పరిష్కారం అవుతుంది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారాన్ని ఎలా పొందాలో చూస్తే ఇది మొదటి ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ రూపాన్ని మనం వ్రాయగలము ఇది dydx2y ఇది మనం పరిష్కరించగలము ఇక్కడ చాలా వేరుచేయబడినది కాబట్టి మనకు dy ఇక్కడ y తీసుకోండి ఆపై dx ఈ వైపుకు వెళ్లి దానిని సమగ్రపరచవచ్చు ⟹dydx2y⟹ye2x మనం ఇక్కడ D 2D α1y0 ను తీసుకున్న తర్వాత అదే ఇప్పుడు పునరావృతం చేయవచ్చు ఈ పై ఈక్వేషన్ యొక్క పరిష్కారం ఇప్పుడు ఈ ఈక్వేషన్ y0యొక్క పరిష్కారం అవుతుంది అదే ఆలోచన పైన మనం వర్తింపజేసాము కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీరు దీనిని y0⟹dydx1y⟹ye1x పరిష్కరిస్తే మనకు ఈ yc1e1xc2e2x లభిస్తుంది కాబట్టి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఇప్పుడు మనకు రెండు పరిష్కారాలు ఉన్నాయి ఒకటి yc1e1xc2e2x మరియు ఈ రెండు పరిష్కారాలు లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటాయి ఈ లీనియర్ కలయికల కంటే మనకు రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ పరిష్కారాలు ఉన్న తర్వాత మనకు కూడా తెలుసు కాబట్టి c1e1xc2e2x ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని కూడా సంతృప్తిపరుస్తుంది అందువల్ల ఈ సందర్భంలో మనకు ఇప్పుడు ఉన్నది ఏంటంటే మన ఈక్వేషన్ రెండవ క్రమం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి మనకు రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ ఉన్నాయి మరియు ఈ c1e1xc2e2x అది ఇచ్చిన రెండవ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం అవుతుంది కాబట్టి మనం నేర్చుకున్నది ఏమిటి మనకు ఇక్కడ రెండవ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్ ఉంటే ఈ ఈక్వేషన్ యొక్క మూలాలను మనం కనుగొనవచ్చు ఈ ఈక్వేషన్ యొక్క మూలాలను 1 మరియు 2 ఇక్కడ కనుగొనవచ్చు ఇది ఇప్పటికే వెక్టర్ రూపంలో వ్రాయబడింది ఆపై పరిష్కారం c1e1xc2e2x అవుతుంది అయితే మనకు రెండు విభిన్న మూలాలు ఉన్నప్పుడు ఇది జరిగింది ఎందుకంటే ఆ సందర్భంలో ఈ రెండు పరిష్కారాలు మాత్రమే e1x మరియు e2x ఉన్నాయి ఒకసారి మనకు ఈ 1 మరియు 2 విభిన్నమైనవి ఉన్నప్పుడు ఇవి లీనియర్లీ ఇండిపెండెంట్ పరిష్కారాలు అవుతాయి 1 మరియు 2 ఒకే విలువ అయితే అది పునరావృతమయ్యే మూలం అయితే అప్పుడు ఈ విధంగా ఈ రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ పరిష్కారాలను రూపొందించడం లేదు కాబట్టి మనకు 1 మరియు 2 ఒకే సంఖ్య ఉన్నప్పుడు లేదా మనకు పునరావృత మూలాలు ఉన్నప్పుడు సాధారణ పరిష్కారాన్ని లెక్కించడానికి మరొక మార్గం ఉండాలి dnydxna1dn 1ydxn 1any0 కాబట్టి మొదట విభిన్నమైన మూలాలకు తిరిగి రావడం మనకు ప్రత్యేకమైన రూట్ ఉన్నప్పుడు మనం కూడా దీన్ని సాధారణీకరించవచ్చు కాబట్టి మీకు n వ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే ఈ 12 3n అనేది సహాయక ఈక్వేషన్ అని పిలవబడే విలక్షణమైన రూట్స్ అయితే ఈ ఈక్వేషన్ నుండి సరిగ్గా వచ్చే ఆపరేటర్ d ని m ద్వారా ఉంచుతారు మనకు mna1mn 1an0 యొక్క ఈ ప్రత్యేకమైన మూలాలు ఉంటే ఈ ఈక్వేషన్ మనం పరిష్కారాన్ని వ్రాయవచ్చు అంటే ఇవి n సరళంగా స్వతంత్ర పరిష్కారం e1xe2xenx గా ఉంటాయి ఇవి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క yc1e1xc2e2xcnenx ఇవి n విభిన్న స్వతంత్ర పరిష్కారాలు కాబట్టి ఇక్కడ ఇచ్చిన సజాతీయ ఈక్వేషన్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం ఇదే అవుతుంది మనకు ప్రత్యేకమైన మూలాలు ఉన్నప్పుడు అది సాధారణీకరణ అవుతుంది తరువాత పునరావృతమయ్యే మూలాల విషయంలో చర్చిస్తాము మనకు పునరావృత మూలం ఉంటే ఏమి జరుగుతుంది మరియు మళ్ళీ రెండవ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కేసును ఇక్కడ పరిశీలిస్తాము కాబట్టి రెండవ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ D αD αy0 విషయంలో మనం వ్రాయవచ్చు అప్పుడు మనం ఇక్కడ D α తో ఆ డిఫరెన్షియల్ భాగాన్ని కారకం చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అదే మూలాలను పరిగణించాము ఇప్పుడు మనం ఇక్కడ ట్రిక్ ని ఉపయోగిస్తాము కాబట్టి D αyz D αyz అవుతుంది మరియు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ని ఇక్కడ z గా తీసుకొని ఇక్కడ మనకు D αz0 వద్ద వ్రాయగలిగే ఈ ఈక్వేషన్ఉంది ఇది మనకు z ఉన్న తర్వాత z కోసం మొదట పరిష్కరించవచ్చు తరువాత మనం y కోసం పరిష్కరించవచ్చు కాబట్టి ఆ విధంగా మనకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ y యొక్క పరిష్కారం లభిస్తుంది ఇక్కడ zc1eαx ఈ మొదటి ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి స్థిరమైన సమయం c 1 α x అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ ని పరిష్కరించడం D αyz కాబట్టి D αyz zc1eαx అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ని పరిష్కరించాలి ఎందుకంటే చివరకు మనం ఈ y ను పొందాలనుకుంటున్నాము ఇవి లీనియర్ ఈక్వేషన్ లు ఇక్కడ మనకు y యొక్క డిఫరెన్షియల్ ఉంది కాబట్టి ఈ D αyc1eαx ఒక dydx αyc1eαx అవుతుంది కాబట్టి ఇది y లో లీనియర్ ఈక్వేషన్ మరియు మనకు ఇక్కడ లభించే సమగ్ర కారకం e αx అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం ఉంటుంది ఎందుకంటే ఇది లీనియర్ ఈక్వేషన్ మనం ఇప్పటికే దీనిని చివరి లెక్చర్లో చర్చించాము ye αx∫c1eαxe αxdxc2 yc1xc2eαx మనకు ఇది ఉందని అనుకుందాం దీని యొక్క సాధారణీకరణ పునరావృతమయ్యే r సార్లు చూస్తే రూట్ మనకు సాధారణ ముగింపు n వ ఆర్డర్ ఈక్వేషన్ లు ఉన్నప్పుడు r సార్లు పునరావృతమవుతుంది కాబట్టి మనకు n మూలాలు లభిస్తాయి వాటిలో కొన్ని పునరావృతమవుతాయి ఇక్కడ మనకు ఈ రూట్ r సార్లు పునరావృతమవుతుందని అనుకుంటాము రూట్ r సార్లు పునరావృతమైతే అప్పుడు మనం ఈ రూపంలో పరిష్కారం పొందుతాము yc1xr 1c2xr 2creαx మనం ఇప్పటికే నిజమైన మూలాలను ఊహాత్మక మూలాల కేసును నిజమైన విభిన్నంగా మరియు వాస్తవంగా పునరావృతం చేశాము కాబట్టి ఊహాత్మక మూలం విషయంలో మనకు అదే ఆలోచన ఉంది αiβ మరియు ఈ α iβ ఇక్కడ మూలాలు ఇచ్చిన సహాయక ఈక్వేషన్ ల మూలాలు అని అనుకుంటాము లేదా ఇవి రెండు సంయోగ మూలాలు అనుకుంటాము yeαxc1cos βxc2sin βx ఆపై మనం ప్రత్యేకమైన మూలాలను చర్చించినప్పుడు కేసు 1 నుండి ఖచ్చితంగా అనుసరించబడుతుంది మరియు ఇక్కడ ఈ మూలాలు విభిన్నమైనవి అవి ఒకే మూలాలు కావు కాబట్టి మన పరిష్కారాన్ని సరిగ్గా ఆ రూపంలో వ్రాసాము yc1eαiβxc2eα iβx yc1eαxeiβxc2eαxe iβx ⟹yeαxc1eiβxc2e iβx yeαxc1cos βxisin βx c2cos βx isin βx yeαxc1c2cos βx isin βx yeαxc1cos βxc2sin βx తరువాత మనం దీని యొక్క సాధారణీకరణను పరిశీలిస్తాము మనకు ఇలాంటి αiβ మరియు α iβ ఉన్నప్పుడు ఊహాత్మక మూలాలు సంయోగం అవుతాయి మరియు అవి r సార్లు పునరావృతమవుతాయి ఆ సందర్భంలో పరిష్కారం ఏమిటి కాబట్టి ఈ సంయోగం ఇప్పుడు r సార్లు పునరావృతమవుతుంది ఇప్పుడు వర్తించే నిజమైన మూలాల కోసం మనం మరింత చర్చించాము ఇక్కడ సాధారణ పదం అయిన eαx ఇప్పుడు ఆ స్థిరమైన పదంతో మాత్రమే బహుపది పదాలలోకి వస్తుంది yeαxp1p2xprxr 1cos βx q1q2xqrxr 1sin βx మరియు ఈ అన్ని p లు మరియు q లు ఇప్పుడు ఏకపక్ష స్థిరాంకాలు మళ్ళీ ఈ పునరావృత మూలాల ఆలోచన లేదా ఊహాత్మక మూలాలు అవి వేర్వేరు మూలాలు మరియు వాస్తవ సంఖ్యల విషయంలో పునరావృతమయ్యే మూలాల కోసం మనం పొందిన వాటిని ఖచ్చితంగా అనుసరిస్తాయి కాంప్లీమెంటరీ ఫంక్షన్ లేదా సమ్మరీ ఇప్పుడు ప్రతిదీ సంగ్రహించడానికి వారు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ fDy0 ను కలిగి ఉన్నాము మనం మొదట సహాయక ఈక్వేషన్ ని వ్రాయాలి అంటే ఈ fm0 మనం ఈ D ని m ద్వారా భర్తీ చేస్తాము మరియు మనకు సహాయక ఈక్వేషన్ ఉంటుంది మరియు ఇది సహాయక ఈక్వేషన్ యొక్క మూలాలు 12n చే ఇవ్వబడతాయి కేసు I మూలాలు నిజమైనవి మరియు అవి పునరావృతం కానప్పుడు జరుగుతుంది మనకు yc1e1xc2e2xcnenx ఉంది మూలాలు వాస్తవంగా ఉన్నప్పుడు మరియు అవి పునరావృతం కానందున ప్రతి ఒక్కటి ఇక్కడ పదం c1e1xc2e2xcnenx అవి ఇచ్చిన సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క లీనియర్లీ ఇండిపెండెంట్ పరిష్కారాలు మరియు వాటి లీనియర్ కలయిక ఇవ్వబడిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కు సాధారణ పరిష్కారం ఇస్తుంది రెండవది మూలాలు నిజమైనవి మరియు పునరావృతం కానివి అని మనం భావించాము ఇది 12α34n కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు పరిష్కారం ఏమిటి సాధారణ పరిష్కారం ఈ రూపాన్ని తీసుకుంటుంది పదేపదే రూట్ కోసం ఈ లీనియర్ బహుపది ఉంటుంది కాబట్టి రూట్ 2 సార్లు పునరావృతం అయినప్పుడు మనకు ఈ లీనియర్ టర్మ్ కాన్స్టెంట్ గా లభిస్తుంది yc1c2xeαxc3e3xcnenx కాబట్టి అది ఇచ్చిన సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం అవుతుంది మూలాలు సంక్లిష్టంగా మరియు పునరావృతం కానప్పుడు III కేసు α±iβ34nఅవుతుంది కాబట్టి ఈ మొదటి రెండు మూలాలు సంక్లిష్టమైన మూలాలు αiβ మరియు α iβఅవుతాయి కాబట్టి ఈ సందర్భంలో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కాంప్లీమెంటరీ ఫంక్షన్ పరిష్కారం ఏమిటి కాబట్టి ఇక్కడ yeαxc1cos βx c2sin βx c3e3xcnenx మూలాలు సంక్లిష్టంగా ఉన్నప్పుడు IV కేసు పునరావృతమవుతుంది కాబట్టి ఆ సందర్భంలో మూలాలు α±iβα±iβ56n అని చెప్పండి కాబట్టి yeαxc1c2xcos βx c3c4xsin βx c5e5xcnenx మొత్తం సారాంశం గమనిస్తే మనకు నిజమైన నాన్ రిపీట్ రూట్ ఉంది ఇక్కడ మూలాలు వాస్తవమైనవి కానీ పునరావృతమైతే అప్పుడు మనకు ఈ బహుపది పదం స్థిరాంకాలతో ఉంటుంది మరియు సంక్లిష్ట మూలాలు ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా c1cos βx c2sin βx నిబంధనలు మరియు మనకు సంక్లిష్టమైన పునరావృత మూలాలు ఉన్నప్పుడు ఈ e పవర్ x ఉంటుంది ఆపై c1c2x c3c4x గా ఉన్నప్పుడు వాస్తవికత కోసం పదేపదే మూలాల విషయంలో మనకు ఉన్నట్లుగా పదం ఉంటుంది కాబట్టి త్వరగా రెండు ఉదాహరణల ద్వారా వెళ్దాం ఇక్కడ మొదటి ఉదాహరణ ఈ రెండవ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారాన్ని కనుగొనాలనుకుంటున్నాము d2ydx2 5dydx6y0 ఇది సజాతీయ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లు లేదా ఆర్డర్ రెండు యొక్క ఈక్వేషన్ కాబట్టి మొదటి దశగా మనం ఈ ఈక్వేషన్ ని ఆపరేటర్ రూపంలో వ్రాయాలి మనకు ఇది D2 5D6y0 ఉంది ఒకసారి మనం ఈక్వేషన్ యొక్క ఆపరేటెడ్ రూపాన్ని కలిగి ఉంటే మనం లక్షణ ఈక్వేషన్ ని లేదా సహాయక ఈక్వేషన్ సులభంగా వ్రాయవచ్చు దీనికి అనుగుణమైన సహాయక ఈక్వేషన్ మనం ఈ D ని m ద్వారా భర్తీ చేయవచ్చు కాబట్టి మనకు ఇక్కడ m2 5m60 ఉంది మరియు ఈ ఈక్వేషన్ ని పరిష్కరించాలనుకుంటున్నాము ఈ సందర్భంలో ఇది చాలా సులభం మనకు ఇక్కడ m2 5m60 ఉంది కాబట్టి ఇక్కడ m23 పరిష్కారం వచ్చింది ఈ సహాయక ఈక్వేషన్ యొక్క మూలాలు 2 మరియు 3 గా ఉంటాయి కాబట్టి మనకు ప్రత్యేకమైన మూలాలు ఉన్నాయి మరియు ప్రత్యేకమైన మూలం విషయంలో సాధారణ పరిష్కారం c1e2x మరియు c2e3xx అవుతుంది దీనిని ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం ఈక్వేషన్ లో ప్రత్యామ్నాయం చేయడం ద్వారా కూడా ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సంతృప్తి పరుస్తుందో లేదో ధృవీకరించవచ్చు yc1e2xc2e3x కాబట్టి 2 వ ఉదాహరణ మనం ఈ నాల్గవ క్రమం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని తీసుకుంటాము d4ydx4 2d3ydx35d2ydx2 8dydx4y0 మళ్ళీ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి అనుగుణంగా మనం ఆపరేటర్ రూపంలో వ్రాయవచ్చు కాబట్టి ఇది D4 2D35D2 8D4y0 ఉంటుంది మరియు అప్పుడు ఈ సహాయక ఈక్వేషన్ మనం ఈ D ని మళ్ళీ m ద్వారా భర్తీ చేయవచ్చు ఇది నాల్గవ ఆర్డర్ సహాయక ఈక్వేషన్ ఇది పరిష్కరించడానికి కష్టం మనం దీనిని పరిష్కరించిన తర్వాత మూలాలు 112i 2i సంక్లిష్ట సంయోగం వలె వస్తున్నాయి కాబట్టి మొదట ఈ పునరావృత రూట్ కేసు ఆపై ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కాంప్లీమెంటరీ ఫంక్షన్ లేదా సాధారణ పరిష్కారాన్ని మనం వ్రాయాలి మనకు నిజమైన పునరావృత రూట్స్ ఉన్నప్పుడు గుర్తుంచుకోండి కాబట్టి మనకు ఇది yc1c2xexc3cos 2x c4sin 2x లభిస్తుంది సాధారణ పరిష్కారం c1c2x మరియు ఈ ఎక్స్పోనెన్షియల్ x ఎందుకంటే ఈ పునరావృత మూలం కారణంగా మనం ఈ రెండు పదాలను పొందుతున్నాము కాబట్టి ఈ సందర్భంలో నాల్గవ ఆర్డర్ ఈక్వేషన్ అయినప్పుడు మనకు పరిష్కారం ఉంది మరియు సాధారణ సొల్యూషన్ లో మనకు నాలుగు స్థిరాంకాలు ఉంటాయి ఈ రోజు మనం ఈ రకమైన fDy0 యొక్క సజాతీయ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం గురించి చర్చించాము ఇది ఈ fD మరియు మనం సూచించిన ఆపరేటర్ డిఫరెన్షియల్ ఆపరేటర్ కోసం ఇది కాంప్లీమెంటరీ ఫంక్షన్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం ని మనం పరిష్కారంగా పిలుస్తాము కీలకమైన భాగం ఏమిటంటే మొదట మనం సహాయక ఈక్వేషన్ ని వ్రాసిన తర్వాత మూలాలు మరియు సహాయక ఈక్వేషన్ యొక్క మూలాల స్వభావం నిజమైన విభిన్నమైన వాస్తవమైన పునరావృత సంక్లిష్టమైన లేదా సంక్లిష్టమైన పునరావృత మూలాలు కావచ్చు మరియు అది ఇక్కడ ముఖ్యమైనది పరిష్కారాన్ని వ్రాయడానికి ప్రతి సందర్భంలో ఇచ్చిన సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారాన్ని ఎలా వ్రాయాలో ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి తరువాతి లెక్చర్లో ఇచ్చిన సజాతీయత లేని డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క నిర్దిష్ట పరిష్కారాన్ని ఎలా కనుగొనాలో ఇప్పుడు మనం నేర్చుకుంటాము మరియు ఆ రెండింటిని జోడించినప్పుడు మనకు ఇచ్చిన సజాతీయత కాని డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం లభిస్తుంది లెక్చర్ లను సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఇక్కడ ఉన్నాయి మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదము